వ్యవస్థాపక విశ్వవిద్యాలయం సాంప్రదాయకంగా చూస్తే విశ్వవిద్యాలయాలు కొన్ని పరిమితమైన బాధ్యతలతో ప్రారంభమయ్యాయి విశ్వవిద్యాలయం యొక్క సాంప్రదాయ బాధ్యతలు బోధన మరియు పరిశోధనలకు సంబంధించినవి కాని విశ్వవిద్యాలయాలను 'వ్యవస్థాపక విశ్వవిద్యాలయాలు'గా ఎప్పుడూ పరిగణించలేదు దాని అర్థం విశ్వవిద్యాలయం ఒక వ్యవస్థాపకుడి పాత్రను పోషించటం లేదా విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులకు ఒక వనరులాగ మారడం అనేది సాంప్రదాయ లక్షణాలలో ఒకటి కాదు విశ్వవిద్యాలయం అంటేనే విశ్వవిద్యాలయం మరియు దాని అనుబంధిత ఉన్నత విద్యాసంస్థలు మరియు కళాశాలలు కాబట్టి విశ్వవిద్యాలయాలు ఎలా అభివృద్ధి చెందాయి అనేది మనం గమనించినప్పుడు ఒక విశ్వవిద్యాలయం యొక్క విధులు మరియు బాధ్యతలు కొంత కాలానికి ఎలా అభివృద్ధి చెందాయో కూడా మనం గుర్తించగలము వీటిలో కొన్ని సాంప్రదాయ విధులు మరి కొన్ని నూతనంగా అభివృద్ధి చెందుతున్న విధులు ఈ క్రొత్త విధులు ఎందుకు వచ్చాయో చూద్దాం కాని మొదటగా విశ్వవిద్యాలయం స్థాపన యొక్క ఉద్దేశ్యం ఏమిటో అర్థం చేసుకోవాలి లేదా మనకు ఉన్నత విద్యాసంస్థలు ఎందుకు ఉన్నాయో తెలుసుకోవాలి విశ్వవిద్యాలయం యొక్క సాంప్రదాయిక పనితీరును రెండు విషయాల క్రింద చూడవచ్చు విశ్వవిద్యాలయాలలో బోధన మరియు పరిశోధన జరుగుతుంది ఇప్పుడు 'బోధన' అనే పని విజ్ఞానాన్నిజ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఒక మార్గంగా ప్రారంభమైంది వాస్తవంగా చూస్తే ప్రజలు విశ్వవిద్యాలయాలలో చేరడానికి కారణం విజ్ఞానాన్ని పొందడం అన్న కోరిక 'పరిశోధన' అనే పని ఒక అనుబంధ విధిగా లేదా సైన్స్ అండ్ టెక్నాలజీలో పురోగతి కారణంగా వచ్చిన పనిగా మనం అనుకోవచ్చు కాబట్టి ఏదైనా విశ్వవిద్యాలయం యొక్క శాసనం లేదా స్థాపన చట్టం చూస్తే ఆ విశ్వవిద్యాలయం ఎందుకు సృష్టించబడిందో మీరు చూస్తారు భారతదేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ను స్థాపించే శాసనాన్ని మీరు పరిశీలిస్తే ఇది అభ్యాసం మరియు విజ్ఞానం యొక్క వ్యాప్తిని సూచిస్తుందని మీరు కనుగొంటారు ఇలాంటి లక్ష్యాలు ప్రతి విశ్వవిద్యాలయాల చట్టాలలో ఉంటాయి 'అభ్యాసం యొక్క పురోగతి మరియు విజ్ఞానం యొక్క వ్యాప్తి' అనే రెండు విధులను చేయడానికి విశ్వవిద్యాలయాలు స్తాపించబడ్డాయని మనం కనుగొంటాం బోధనా పనితీరు అనేది విజ్ఞానం యొక్క వ్యాప్తితో ముడిపడి ఉంది ఎందుకంటే ఒక తరగతిలో ఒక ఉపాధ్యాయుడు బోధించడం ద్వారా విజ్ఞానం యొక్క వ్యాప్తిని చేస్తాడని మనకు తెలుసు విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడమంటే అప్పటికే ఉన్న విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం అని మనం అనుకోవచ్చు అవి అభ్యాస పురోగతిలో ఒక భాగం అవుతాయి కాని ఈ ఉపన్యాసంలో రెండవ బాధ్యత అయిన పరిశోధన గురించి మాట్లాడుకుందాము పరిశోధన అనేది బోధన నుండి చాలా భిన్నంగా ఉంటుoదని మనకు తెలుసు పరిశోధనలో క్రొత్త విజ్ఞానాన్ని సృష్టించే ప్రయత్నం ఉంది పరిశోధన ద్వారా విజ్ఞానం యొక్క పురోగతి ఉంది కాబట్టి మనం విజ్ఞానం యొక్క పురోగతి లేదా అభ్యాస పురోగతిని పరిశీలిస్తే దానిని విశ్వవిద్యాలయాల పరిశోధన పనితీరుతో కలిపి చూడవచ్చు ఎందుకు ఇలా అంటున్నామో అన్న దానికి ఒక కారణం ఉంది మనం పేటెంట్ ఇవ్వబడతాయి మరియు అంతకు ముందు ఉన్న కళకు లేదా అంతకు ముందు ఉన్న విజ్ఞానానికన్నా మెరుగైన సాంకేతిక అభివృద్ది ఉంటేనే పేటెంట్లు మంజూరు చేయబడతాయి ఇదే విధంగా పరిశోధనలో ఏమి జరుగుతుందో మనం సులభంగా వివరించవచ్చు పరిశోధనలో సాధారణంగా విజ్ఞానం యొక్క పురోగతి ఉంది ఇది ఇప్పుడు కొత్త శిఖరాన్ని అధిరోహించింది అదేవిధంగా ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం యొక్క పురోగతి ఉన్నప్పుడు మాత్రమే పేటెంట్లు మంజూరు చేయగల విజ్ఞానం యొక్క పురోగతి గణనీయముగా ఉంది కాబట్టి విశ్వవిద్యాలయం యొక్క పరిశోధనా పనితీరు క్రొత్త విజ్ఞానాన్ని సృష్టించేటట్లు వ్యవహరిస్తుందని ఇప్పుడు స్పష్టమవుతుంది ఇది పాత విజ్ఞానాన్ని కొత్త కోణంతో చూడటం కూడా కలిగి ఉంటుంది కాబట్టి కొత్త విజ్ఞానం విశ్వవిద్యాలయాలలో బోధన ద్వారా కాకుండా పరిశోధన ద్వారా సృష్టించబడుతుందని ఈ ఉపన్యాసం ద్వారా అర్థం చేసుకుందాం కాబట్టి ఈ పరిశోధనా మార్గం కొత్త విజ్ఞానాన్ని సృష్టించగలదు అని మనం అర్ధం చేసుకోవాలి అంతే కాక విశ్వవిద్యాలయాలు మరియు విద్యా సంస్థలను స్థాపించే శాసనాలలో మనకు సాధారణంగా కనిపించే లక్ష్యo 'అభ్యాస మార్గం యొక్క పురోగతి'తో ఈ కొత్త జ్ఞానం ముడిపడి ఉంటుంది ఇప్పుడు విశ్వవిద్యాలయం యొక్క ప్రాధమిక పని బోధన మరియు పరిశోధన అంతే కాక ఈ పరిశోధనల ద్వారా నూతన విజ్ఞానాన్ని సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని మరియు ఈ కొత్త విజ్ఞానo ద్వారా కొత్త ఉత్పత్తులను మరియు క్రొత్త సేవలను సృష్టించగలమని మనకు అర్ధం అవుతుంది కాబట్టి పరిశోధనకు కొత్త విజ్ఞానాన్ని సృష్టించే సామర్థ్యం ఉంది నూతన విజ్ఞానం వాడుకోవడం చేత కాకపోతే క్రొత్త ఉత్పత్తులు మరియు సేవలను సృష్టించలేక పోవచ్చు దీన్ని వాడుకోవడం చాలా ముఖ్యం

కాబట్టి ఈ క్రొత్త జ్ఞానాన్ని ప్రాథమిక పరిజ్ఞానంగా మనం అర్థం చేసుకుంటే అప్లైడ్ రీసెర్చ్ ద్వారా ఈ ప్రాథమిక జ్ఞానాన్ని ఉపయోగించి ఉత్పత్తులు మరియు సేవలు తయారు చేయవచ్చు ఈ విధంగా పరిశోధనలు చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఇలాంటి క్రొత్త జ్ఞానం వలన వచ్చిన ఉత్పత్తులు మరియు సేవలను ప్రజలు కొనుగోలు చేసి ఉపయోగించుకుంటారు అప్పుడు మనకు మేధో సంపత్తి హక్కుల ద్వారా రక్షణ అవసరం అవుతుంది మేధో సంపత్తి హక్కులు అనేవి విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసినప్పుడు వచ్చిన కొత్త విజ్ఞానం ఉపయోగించి వెలువడే ఉత్పత్తులు మరియు సేవలను రక్షిస్తాయి కాబట్టి ఈ విధంగా 'వ్యవస్థాపక' విధి అనేది విశ్వవిద్యాలయం యొక్క క్రొత్త బాధ్యత అవుతుంది ఈ మూడో విధి ప్రాధమిక విధులైన భోధన మరియు పరిశోధనల తర్వాత ముఖ్యమైన విధి అవుతుంది ప్రతీ విశ్వవిద్యాలయం 'వ్యవస్థాపకత' లక్షణాన్ని కలిగి ఉండాలి వ్యవస్థాపక కార్యకలాపాల కోసం ఒక భాగాన్ని ఏర్పాటు చేయాలి క్రొత్త ఉత్పత్తులు మరియు క్రొత్త సేవలను సృష్టించడం అనేది ఒక వ్యవస్థాపక కార్యకలాపం లేదా క్రొత్త ఉత్పత్తులు మరియు క్రొత్త సేవలను సృష్టించడానికి సహాయం చేయడం లాంటి కార్యక్రమాలన్నింటిని విశ్వవిద్యాలయాలు బాగా ప్రోత్సహించాలి కాబట్టి ఈ 'వ్యవస్థాపక పనిగా' పిలిచే కొత్త బాధ్యతని విశ్వవిద్యాలయాలు తీసుకోవాలి కొత్తగా అభివృద్ధి చెందిన ఈ బాధ్యతపై దృష్టి పెట్టాలి నూతన ఉత్పత్తులు మరియు సేవలు నూతన విజ్ఞానాన్ని ఉత్పత్తి చేసే పరిశోధన నుండి బయటకు వస్తాయని మనకు తెలుసు కాబట్టి పరిశోధన ద్వారా కొత్త విజ్ఞానం సృష్టించబడితే మరియు ఉత్పత్తులు మరియు సేవల సృష్టిలో ఆ కొత్త విజ్ఞానం వర్తింపజేస్తే మనం వాటిని రక్షించగల ఏకైక మార్గం మేధో సంపత్తి హక్కులు అంతే ఈ వ్యవస్థాపక బాధ్యత అనేది పరిశోధన అనే ప్రాధమిక బాధ్యతతో ముడిపడి ఉంది కొత్త విజ్ఞానాన్ని రక్షించగలిగినప్పుడు వ్యవస్థాపక బాధ్యతకు అర్ధo ఉంటుంది అన్ని రకాల క్రొత్త విజ్ఞానాన్ని రక్షించాల్సిన అవసరం ఉందా అన్న ఆందోళనను ఇది కలిగిస్తుంది ఇది ప్రతీ విశ్వవిద్యాలయం దాని లక్ష్యం మరియు లక్ష్యాల ఆధారంగా తీసుకోవలసిన నిర్ణయం ఒక విశ్వవిద్యాలయం అనేది లాభాపేక్ష లేకుండా పరిశోధన ద్వారా కొత్త విజ్ఞానాన్ని సృష్టించడం మరియు వ్యాప్తి చేయడం అనే లక్ష్యం మాత్రమే కలిగి ఉంటే దాన్ని అలా వదిలి వేయవచ్చు అలాంటప్పుడు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక బాధ్యత అనేది లేకుండా కేవలం 'సృష్టించబడిన విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడా'న్ని మనం చూడవచ్చు కాని విశ్వవిద్యాలయం యొక్క లక్ష్యం సృష్టించబడిన కొత్త విజ్ఞానాన్ని ఉత్పత్తులు మరియు సేవలుగా మార్చడం లేదా దానిని ఉత్పత్తులుగా మార్చాలనుకునే వారికి సౌకర్యాలు కల్పించడం కనుక అయితే అలాంటప్పుడు ఆ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక బాధ్యత నెత్తిన వేసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు ఇవి నిధులు పొందే విశ్వవిద్యాలయాలయితే ఈ బాధ్యత తప్పనిసరి కావచ్చు కొన్ని సందర్భాల్లో బహిరంగంగా నిధులు సమకూర్చబడిన పరిశోధన కోసం పేటెంట్లను దాఖలు చేయవలసి ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో ఒక సంస్థ ఈ నూతన జ్ఞానాన్ని ఎలా కాపాడుతుందో చూడవలసి ఉంటుంది ఇప్పుడు ఈ సందర్భంలో కొత్త విజ్ఞానం ఎక్కువ మందికి అవసరం అవ్వవచ్చు కొత్త విజ్ఞానానికి రక్షించబడే సామర్థ్యం లేకపోతే దాని పరిస్థితి వేరేగా ఉంటుంది ఒక ఉత్పత్తి లేదా సేవ ఈ నూతన విజ్ఞానo నుంచి వచ్చినప్పుడు ఇది మేధోసంపత్తి హక్కుల ద్వారా రక్షించబడుతుందని మనకు అర్ధం అవుతుంది అప్పుడు వివిధ పరిశ్రమలకు చెందిన వారు విశ్వవిద్యాలయాలతో కలిసి పని చేయడానికి ప్రయత్నిస్తాయి ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి ఏర్పాటు అవసరం ఎంతైనా ఉంది

కాబట్టి పరిశోధన చేసినప్పుడు ఏదో ఒక ఉత్పత్తిని తయారు చేయవచ్చు ఆ ఉత్పత్తి మేధో సంపత్తి హక్కుల ద్వారా వచ్చే వాణిజ్యీకరణ ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి అలా జరిగినప్పుడు విశ్వవిద్యాలయం ఎవరితోనైనా భాగస్వామ్యం కలిగి ఉండవచ్చు పరిశ్రమలలో విశ్వవిద్యాలయం సాంకేతికతను సృష్టించే మరియు వాణిజ్యీకరించే సంస్థను ఏర్పాటు చేయవచ్చు అది బహుళ స్థావరాలలో జరగవచ్చు కాబట్టి మేధో సంపత్తి హక్కులు

ఇది పరిశోధన నుండి వచ్చిన కొత్త జ్ఞానాన్ని గ్రహించి మేధో సంపత్తి హక్కుల ద్వారా రక్షించడానికి విశ్వవిద్యాలయానికి సహాయపడుతుంది అంతే కాక పరిశోధన నుండి వచ్చే ఉత్పత్తుల వాణిజ్యీకరణకు ఈ సెంటర్ సహాయపడుతుంది కాబట్టి ఐపి సెంటర్ పొందడం ద్వారా రక్షణను పొందవచ్చు కాబట్టి మనం ఇప్పుడే చెప్పుకున్నట్లుగా వాణిజ్యీకరణ అనేది లైసెన్సింగ్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం ద్వారా జరగవచ్చు విశ్వవిద్యాలయం ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుంది మరియు ఆ పరిజ్ఞానాన్ని పరిశ్రమలకు లైసెన్స్ ఇస్తుంది విజ్ఞానం యొక్క వ్యాప్తి లేదా విస్తరణ ద్వారా కూడా వాణిజ్యీకరణ జరుగుతుంది కాబట్టి విశ్వవిద్యాలయం కొంత జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుంది మరియు అది దానిని వ్యాప్తి చేస్తుంది ఇలా చేయడమనేది సాధారణంగా ప్రాథమిక పరిశోధనల విషయంలోనే ఎక్కువగా జరుగుతుంది కాబట్టి అటువంటి సందర్భాల్లో మీరు విజ్ఞానాన్ని వ్యాప్తి చేస్తారు తద్వారా ఇతర వ్యక్తులు దానిపై ఆధారపడవచ్చు దానిపై అప్లైడ్ రీసెర్చ్ ద్వారా వాణిజ్యీకరణ వస్తుంది ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఎలా బదిలీ అవుతుంది ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చాల ముఖ్యమైన విషయం పరిశోధన యొక్క వాణిజ్యీకరణ గురించి మనం మాట్లాడినప్పుడల్లా పరిశోధన యొక్క వాణిజ్యీకరణ అనేది సాంకేతిక పరిజ్ఞానం బదిలీ ద్వారా మాత్రమే జరుగుతుంది అని మనం గ్రహించాలి ఒక పరిశోధన యొక్క వాణిజ్యీకరణ జరగాలంటే విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేయబడిన సాంకేతికత వివిధ పరిశ్రమలకు ఉపయోగ పడాలి దానినే మనం సాంకేతిక పరిజ్ఞానం యొక్క బదిలీ లేదా పరిశోధన యొక్క వాణిజ్యీకరణ అని పిలుస్తాము వాస్తవానికి అమెరికాలో IP కేంద్రాలను టెక్నాలజీ బదిలీ కార్యాలయాలు లేదా టెక్నాలజీ లైసెన్సింగ్ కార్యాలయాలు అంటారు ఈ పదాలను ఒకే అర్ధంలో వాడతారు సాంకేతిక పరిజ్ఞానం యొక్క బదిలీ లేదా పరిశోధన యొక్క వాణిజ్యీకరణ విశ్వవిద్యాలయానికి ఎలా సహాయపడుతుంది అన్న విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం యొక్క బదిలీ లేదా పరిశోధనను వాణిజ్యీకరించే విధానం యొక్క మొదట లక్ష్యం పరిశోధన వాణిజ్యీకరించబడినప్పుడు ఇది మరింత పరిశోధనను ప్రోత్సహిస్తుంది అన్న విషయం ఎందుకంటే పరిశోధన వలన వచ్చిన ఈ వస్తువులు లేదా ఉత్పత్తులు మరియు సేవలు అనేది విలువైనవిగా భావించబడేవి అంతే కాక అవి వాణిజ్య సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు అవి వినియోగించడానికి సిద్ధంగా ఉంటాయి అలా వుంటే అది పరిశోధనను ప్రోత్సహిస్తుంది ఇది మరిన్ని పరిశోధనలకు నిధులు సమకూర్చగల ఆదాయాన్ని తెస్తుంది కాబట్టి ఇది మరొక నమూనా యునైటెడ్ స్టేట్స్ లోని కొన్ని విశ్వవిద్యాలయాలలో ఇది ప్రభావవంతంగా ఉందని నేను చూసాను ఇక్కడ పరిశోధనలను వాణిజ్యీకరించడం ద్వారా వచ్చే డబ్బు మరిన్ని పరిశోధనల కోసం విశ్వవిద్యాలయంలో వాడబడుతుంది మరియు ఇది ఒక విశ్వవిద్యాలయంలో పరిశోధనా సంస్కృతిని కూడా నిర్దేశిస్తుంది ఇది శుభపరిణామం ఒక విశ్వవిద్యాలయం సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడాన్ని పెంచాలనుకుంటే సరైన ప్రతిభావంతుల్ని ఎన్నుకోవడం మరియు వారిని నిలుపుకోవడం వారికి చాలా మంచిదని అధ్యయనాలు సూచిస్తున్నాయి విశ్వవిద్యాలయంలోని వారు ఈ పరిశోధన చేయబోతున్నారు కాబట్టి ఇది మీరు మంచి ప్రతిభనుప్రతిభావంతుల్ని ఆకర్షించగల సంస్కృతిని కూడా నిర్దేశిస్తుంది ఈ సంస్కృతి వల్ల విశ్వవిద్యాలయంలో చేరిన వ్యక్తులు పరిశోధనలో వృత్తిపరమైన పురోగతిని పొందుతారు సాంకేతిక పరిజ్ఞానం యొక్క బదిలీ చాలా ముఖ్యం ఎందుకంటే పరిశోధనలను మార్కెట్కు తీసుకెళ్లడం ద్వారా విశ్వవిద్యాలయం ఒక సాంఘిక సంక్షేమ లక్ష్యం కలిగి ఉంది లేకపోతే పరిశోధన యొక్క ఉత్పత్తి విశ్వవిద్యాలయంలోనే ఉంటుంది ఇది ఆర్థిక వృద్ధికి సహాయపడుతుంది ఇది సంపద పంపిణీ మరియు సామాజిక సంక్షేమానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది కాబట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి ముందు విశ్వవిద్యాలయం ఈ సాంకేతిక పరిజ్ఞానాలను సృష్టించాలి కాబట్టి పరిశోధనను రక్షించడానికి మేధో సంపత్తి హక్కుల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మున్ముందుగా అక్కడ పరిశోధన జరుగుతోందని అర్ధం చేసుకోవాలి ఈ పరిశోధన నుండి నాణ్యమైన ఉత్పత్తులు మరియు ప్రక్రియలు ఏర్పడతాయి కాబట్టి విలువైన పరిశోధన జరుగుతుందని మరియు విలువైన పరిశోధన ఉంటేనే మేధో సంపత్తి హక్కుల ద్వారా వాటిని రక్షించవచ్చని అనుకోవచ్చు ఇప్పుడు అలాంటి విలువైన శాస్త్రీయ పరిశోధనలు జరగాలంటే దానికి సరిపడా నిధులు ఉండాలి యునైటెడ్ స్టేట్స్ లో పరిశోధనలు ప్రభుత్వ నిధుల ద్వారా జరుగుతాయి యునైటెడ్ స్టేట్స్ లో నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అనేది విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలలో ప్రాథమిక పరిశోధనలకు మద్దతు ఇస్తుంది ప్రాథమిక పరిశోధన మరియు విద్యకు నిధులు సమకూర్చే ఈ సంస్కృతిని యుఎస్ కలిగి ఉంది ఇది ఆ దేశం యొక్క సైన్స్ విధానం ప్రపంచ యుద్ధం తరువాత ప్రాథమిక పరిశోధన కొత్త సాంకేతిక పరిజ్ఞానాల సృష్టికి దారితీస్తుందని మరియు కొత్త సాంకేతిక పరిజ్ఞానాల వల్ల కొత్త పరిశ్రమలు వస్తాయని మరియు ఈ కొత్త పరిశ్రమలు కొత్త ఉద్యోగాలకు దారి తీస్తాయని తద్వారా సంపద సృష్టించబడుతుందని అది చివరికి యుఎస్ ఒక సూపర్ పవర్ గా ఎదగడానికి దోహదం చేస్తుందని గ్రహించారు కాబట్టి యునైటెడ్ స్టేట్స్ యొక్క ప్రస్తుత స్థానం వారి ప్రాథమిక పరిశోధనల వలననే వచ్చిందని మనం చూడవచ్చు ఇప్పుడు భారతదేశంలో ఉన్న పేటెంట్ల చట్టాన్ని పరిశీలిస్తే కొత్త పరిశ్రమల సృష్టి కోసం ఆ కొత్త పరిశ్రమ పేటెంట్ను పొంది ఉండాలని దానిలో సాంకేతిక పరిజ్ఞానం బదిలీ జరిగి ఉండాలని మనం కనుగొంటాo భారతీయ పేటెంట్ల చట్టంలో కూడా మీరు ఈ భాషను కనుగొంటారు కాని ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన విశ్వవిద్యాలయంలో జరగాలంటే శాస్త్రీయ పరిశోధనలో నిధులు ఉండాలి మరియు ఆ నిధులు ప్రధానంగా ప్రభుత్వం నుండి రావాలి ఇప్పుడు పరిశోధనలకు ప్రభుత్వం అతిపెద్ద నిధుల సంస్థ కాబట్టి యునైటెడ్ స్టేట్స్ లో 1950 లలో మేధోసంపత్తి హక్కుల విషయంలో ఒక ఆందోళన ఉండేది నిధులు ప్రభుత్వం నుండి వస్తున్నాయి కాబట్టి ఆ పరిశోధన నుండి వచ్చిన పేటెంట్లకు యజమాని ప్రభుత్వంగా భావించేవారు కానీ 1970 మరియు 80 లలో పరిశోధనల వాణిజ్యీకరణలో మార్పు వచ్చింది ఇది బేహ్ డోల్ యాక్ట్ వంటి కొన్ని ర్యాంకింగ్ ఇచ్చే సంస్థలు ఉన్నాయని మనకు తెలుసు ఇప్పుడు ప్రతీ విద్యాసంస్థ ఐపి సెంటర్లు వలన విశ్వవిద్యాలయాలన్నీ తమ ఆవిష్కరణలను పరిశ్రమలకు లైసెన్స్ ఇవ్వవలసి ఉంది కాబట్టి ఇది విశ్వవిద్యాలయాల పరిశోధననా ఫలాలను పరిశ్రమకు అందించడానికి ఒక మార్గం తద్వారా పరిశ్రమ దానిని అభివృద్ధి చేసి వాణిజ్యపరమైన రూపానికి తీసుకు రావచ్చు అప్పటికే విశ్వవిద్యాలయాలు మరియు పరిశ్రమల మధ్య సంబంధం ఉంది కానీ ఈ చట్టం ద్వారా అది బలోపేతం చేయబడింది ఇది మొదటి సహకారం రెండవ సహకారంలో లైసెన్స్ చేసిన ఆవిష్కరణ వలన వచ్చిన ఆదాయాన్ని ఆవిష్కర్తలతో పంచుకునేందుకు ఈ చట్టం అనుమతించింది కాబట్టి విశ్వవిద్యాలయాలు ఈ ఆవిష్కరణలకు లైసెన్స్ ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆవిష్కర్తలతో పంచుకోవాల్సిన అవసరం ఉంది దీనిని మనo రాయల్టీ అని పిలుస్తాము ఆ పరిశోధనా ప్రాజెక్టులలో పనిచేసిన ప్రొఫెసర్లు మరియు ఇతర పరిశోధకులతో ఆ ఆదాయాన్ని పంచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ రెండు పనులు చేయడానికి అంటే పరిశ్రమలకు ఆవిష్కరణలను లైసెన్స్ ఇవ్వడానికి మరియు ఆ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడానికి దోహదపడిన వ్యక్తుల మధ్య కొంత భాగస్వామ్యాన్ని కలిగి ఉండటానికి ఒక చట్టం ఉంది దీనికి వారికి ఐపి సెంటర్ అని పిలుస్తారు కాబట్టి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆఫీస్ కలిగి ఉండాలి కాబట్టి మేధో సంపత్తి విధానం ఈ విశ్వవిద్యాలయాల మిషన్ స్టేట్మెంట్లలో కూడా పొందుపరచబడింది మరియు కొన్ని విశ్వవిద్యాలయాలు కూడా వారి స్వంత మేధో సంపత్తి విధానాన్ని రూపొందించాయి కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నది ఏమిటంటే విశ్వవిద్యాలయాలు వ్యవస్థాపకులుగా వ్యవహరిస్తాయి లేదా అవి 'వ్యవస్థాపక విధి'ని కలిగి ఉంటాయి కానీ మీరు గమనిస్తే ఈ శాస్త్రీయ పరిశోధనలో ప్రధాన నిధులు ప్రభుత్వం ద్వారా వస్తాయి కాబట్టి ప్రభుత్వాలే కొన్నిసార్లు ఈ 'వ్యవస్థాపక విధి'ని నిర్వహిస్తుందని మనం గమనించవచ్చు కాబట్టి 'వ్యవస్థాపకుడిగా' ఉండే విధిని ఒక ప్రభుత్వం తీసుకున్నప్పుడు అది పరిశోధనలకు నిధులు సమకూర్చి తర్వాత పరిశ్రమలతో బంధం ఏర్పరచుకుని ఆవిష్కరణలను వాణిజ్యీకరించవచ్చు అంతే కాక రాయల్టీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఒక విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్లు మరియు పరిశోధకులైన ఆవిష్కర్తలతో పంచుకోవడం ద్వారా వారిని కూడా సంతృప్తి పరచవచ్చు కాబట్టి ఒక రాష్ట్రం కూడా 'వ్యవస్థాపక పాత్ర' పోషించవచ్చు దీని గురించే 'The Entrepreneurial State Debunking Public Vs Private Sector Myths' అన్న పుస్తకం ఉంది ఇది లండన్ విశ్వవిద్యాలయ కళాశాలలో అధ్యాపకురాలిగా ఉన్న ప్రొఫెసర్ మరియానా మజ్జుకాటో రాసిన పుస్తకం గత సంవత్సరం వివిధ అవార్డులను గెలుచుకున్న 'The Value of Everything Making and Taking in the Global Economy' అనే మరో పుస్తకాన్ని ఆమె ఇటీవల రాసింది ఇప్పుడు ప్రొఫెసర్ మరియానా మజ్జుకాటో పరిశోధన యొక్క ఇతివృత్తం ఏమిటంటే రాష్ట్రమే ఒక వ్యవస్థాపకుడి పాత్ర పోషిస్తుంది మరియు అనేక కార్యాలయాలు ఈ విషయాన్ని గ్రహించకుండానే రాష్ట్రం ప్రధానంగా ఈ పనిని చేస్తుంది కాబట్టి ఒక రాష్ట్రం వివిధ కార్యకలాపాలను చేపడుతుంది దీనిలో అది నష్టపోవచ్చు లేదా లాభ పడవచ్చు నష్టాలు మరియు లాభాలలో దేనికైనా ఒక రాష్ట్రము సిద్ధంగా ఉండాలి ఇలా రెండింటికి సిద్ధపడి ప్రతీ రాష్ట్రం వ్యవస్థాపకుడి పాత్ర పోషిస్తుంది ఇప్పుడు శాస్త్రీయ పరిశోధన కోసం ఒక రాష్ట్రం తమ బడ్జెట్లో నిధులు కేటాయించి వివిధ విశ్వవిద్యాలయాలకు ఆ నిధులు ఇచ్చినప్పుడు వారు పరిశోధన చేయాలి లేదా చేయించాలి తర్వాత ఆ విశ్వవిద్యాలయాలు పేటెంట్ దాఖలు చేయాలి తర్వాత ఆ ఆవిష్కరణలను పరిశ్రమలకు లైసెన్స్ ఇస్తే ఆ పరిశ్రమలు ఆ ఆవిష్కరణలకు వాణీజ్యపరమైన స్థాయిని కలిగిస్తాయి కాబట్టి విశ్వవిద్యాలయం యొక్క వ్యవస్థాపక పాత్ర అనేది రాష్ట్రం యొక్క వ్యవస్థాపక పాత్ర నుండి వచ్చింది కాబట్టి వ్యవస్థాపక రాష్ట్రం అనేది వ్యవస్థాపక పనితీరులో భాగమైన దీర్ఘకాలిక వృద్ధి వ్యూహాలను సృష్టించాలి మరియు ఇది వైఫల్యాలను కూడా స్వీకరించాలి పరిశోధన కోసం నిధులు ఇవ్వడం వలన అన్ని సందర్భాల్లోనూ వాణిజ్యపరంగా లాభదాయకమైన సాంకేతిక పరిజ్ఞానం రాకపోవచ్చు కాబట్టి రాష్ట్రం దానిని అర్థం చేసుకుంటుంది మరియు దాంట్లోనే ఒక రిస్క్ దాగి ఉంది ఒక రాష్ట్రం తన నిధులు ఇవ్వడం ద్వారా దాని నుండి ఏ లాభం పొందలేకపోవచ్చు అది నష్టం పొందవచ్చు అదే జరిగితే రాష్ట్రం వైఫల్యాన్ని స్వీకరించే సంస్కృతిని నిర్దేశిస్తుంది ప్రొఫెసర్ మరియానా వాదించినట్లు ఒక రాష్ట్రం పెట్టుబడులు పెట్టి రిస్క్ తీసుకున్నప్పుడు రాష్ట్రం కూడా లాభాలను తిరిగి పొందగలగాలి ఇప్పుడు ఆమె ఒక ఉదాహరణ ఇస్తుంది ఐఫోన్లో టచ్ స్క్రీన్ నుండి ఇంటర్నెట్ వాడకం కొరకు వివిధ సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించారు వాటి తయారీలో యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం పాత్ర గణనీయంగా ఉంది మరి ఆ ప్రభుత్వం కూడా లాభాలను పొందగలగాలి కాని ఇక్కడ ఆపిల్ సంస్థ మాత్రమే అతీంద్రియ లాభాలను ఆర్జించగలిగింది ప్రపంచ స్థాయి బెస్ట్ సెల్లింగ్ ఉత్పత్తిని ఆపిల్ నిర్మించగలిగినా అది తయారు చేయడంలో ప్రభుత్వ పాత్ర ఉంది కాబట్టి లాభం అనేది ప్రభుత్వానికి కూడా వెళ్ళాలి కాని అలా జరగలేదు కాబట్టి కొంత లాభం తిరిగి రావాలని ఆమె వాదిస్తుంది ఇప్పుడు ఇది విశ్వవిద్యాలయాలు కూడా గమనించాల్సిన విషయం పరిశోధనను వాణిజ్యీకరించడం ద్వారా పొందబోయే లాభం ఎవరికీ చెందుతుంది ఇది రాష్ట్రానికి చెందుతుందా లేదా అది మరింత పరిశోధన కోసం విశ్వవిద్యాలయానికి ఇవ్వబడుతుందా లేదా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వచ్చిన పరిశోధకులు మరియు ప్రొఫెసర్లకు చెండుతుందా అనేది ఒక ఐపి పాలసీ ద్వారా ఒక విశ్వవిద్యాలయo నిర్దేశిస్తుంది మరియు రెండవది ఒక పరిశోధన విఫలమైనప్పుడు కలిగే నష్టాన్ని పూడ్చడానికి కూడా విజయవంతమైన పరిశోధన ఫలాలను రాస్త్రానికి ఇవ్వాలి ఇలా చేయడం వలన ప్రతి విజయవంతమైన పరిశోధన యొక్క వాణిజ్యీకరణ వలన వచ్చిన లాభాలతో కొన్ని ప్రయత్నాలు విఫలమైనప్పుడు వచ్చిన నష్టాలను రాష్ట్రo పూడ్చుకోగలదు

ఇది న్యాయబద్ధమైన నిర్ణయం

మీరు రాష్ట్ర విధులను చూస్తే స్పష్టమైన రిస్క్ రివార్డ్ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఒక రాష్ట్రం తన వ్యవస్థాపక విధిని నిర్వర్తించేటప్పుడు ఆదాయాన్ని సంపాదించడమే కాకుండా ప్రజల నుండి కూడా మద్దతు కూడా పొందుతుంది ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు ప్రజల జీవితాలను మెరుగుపరుస్తోంది కాబట్టి విశ్వవిద్యాలయo వల్ల వచ్చిన సాంకేతికత వాణిజ్యపరంగా విలువ పెరిగి మార్కెట్ లోనికి చేరుకున్నప్పుడు దానికి ప్రజల నుండి మద్దతు లభిస్తుంది ఇప్పుడు సాంప్రదాయకంగా చూస్తే ప్రతీ రాష్ట్రం ఒక మినిమల్ స్టేట్ గా కనిపిస్తుంది మార్కెట్లలో రాష్ట్రం జోక్యం చేసుకోదని మీకు తెలుసు మార్కెట్లు తమను తాము నియంత్రించుకోవాలి మరియు మార్కెట్ వైఫల్యం ఉన్న తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే రాష్ట్రం జోక్యం చేసుకుంటుందని మనం గమనించాలి ఇప్పుడు రాష్ట్రం ప్రాథమిక పరిశోధన కోసం నిధి ఇవ్వడం మాత్రమే కాకుండా వ్యవస్థాపక వ్యవస్థాపనలో వివిధ సృష్టికర్తల విభిన్న పాత్రలను కూడా రాష్ట్రం నియంత్రించగలదు ఉదాహరణకు SME లేదా స్టార్టప్లపై ఉన్న విధానం మరియు వెంచర్ క్యాపిటలిస్ట్ లపై ఉన్న విధానాలు లేదా విశ్వవిద్యాలయాలపై రాష్ట్రం కలిగి ఉన్న విధానాలు మరియు అక్కడి వ్యవస్థాపక కార్యకలాపాలు ఇవన్నీ దేశంలో జరిగే ఆవిష్కరణల మీద ప్రభావం చూపుతాయి ఇది కూడా రాష్ట్ర వ్యవస్థాపక పనితీరులో ఒక భాగం అమెరికాలో ప్రభుత్వ పెట్టుబడి సంపద సృష్టిని ఎలా నడిపిస్తుందో మరియు ప్రాథమిక పరిశోధనలలో పెట్టుబడులు ఎలా ఆ దేశo ఒక సూపర్ పవర్గా మారడానికి దోహదపడ్డాయో మనం చూశాము ఎప్పుడూ కూడా రాష్ట్ర వ్యవస్థాపక కార్యకలాపాల దృష్టి అంతా ఆవిష్కరణ వల్ల వచ్చిన వృద్ధిపై ఉండాలి కాబట్టి రాష్ట్రం ప్రాథమిక పరిశోధనలో పెట్టుబడులు పెడుతున్నప్పుడు లేదా రాష్ట్రం విద్యలో పెట్టుబడులు పెడుతున్నప్పుడు ఇది వాస్తవానికి సాంకేతిక వృద్ధి లేదా ఆవిష్కరణల వృద్ధికి పెట్టుబడి పెడుతోంది అంతే కాక ప్రైవేటు రంగానికి భిన్నమైన పాత్రను ప్రభుత్వ రంగం కలిగి ఉందని మనం చూడవచ్చు ప్రభుత్వ రంగం సబ్సిడీలు పన్ను తగ్గింపులు మరియు సాంకేతిక ప్రమాణాలను నిర్ణయించడం ద్వారా వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది అయితే ఇది పరిశోధనలకు నిధులు ఇవ్వడం ద్వారా పరిశోధనను ప్రోత్సహిస్తుంది కాగా ప్రైవేటు రంగం ఒక ఆవిష్కరణ అనిశ్చిత దశలో ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవటం మరియు సాంకేతిక పరిజ్ఞానాలలో పెట్టుబడులు పెట్టడo ద్వారా వ్యవస్థాపకతలో నాయకుడిగా కనిపిస్తుంది కాబట్టి ఈ వ్యవస్థాపక విధి అనేది ప్రైవేటు రంగం కూడా చక్కగా నెరవేరుస్తుంది కాని అది పరిస్థితిని బట్టి ఆ ఆ ఆవిష్కరణ వల్ల వచ్చే లాభ నష్టాల అంచనా వేస్తుంది కొన్ని పరిశ్రమలు లేదా సాంకేతికతలలో ప్రవేశించడానికి ప్రైవేటు రంగం సంస్థలు ఇష్టపడవు ఇలాంటి సందర్భం లోనే రాష్ట్రాలు ఒక నిర్ణయం తీసుకుని ఆ పరిశ్రమలలో పరిశోధనను ప్రోత్సహించాలి ఇప్పుడు ఈ రకమైన రాష్ట్ర వ్యవస్థాపక పనితీరుపై వెలువడుతున్న ప్రస్తుత పరిశోధన మనకు చెబుతుంది ఏమిటంటే ప్రతీ రాష్ట్రం ప్రాథమిక పరిశోధన మరియు ప్రాథమిక విద్యలో మరింత గణనీయమైన పెట్టుబడి పెట్టాలి అలా రాష్ట్రాలు పెట్టుబడి పెడితేనే విశ్వవిద్యాలయాలు నాణ్యమైన పరిశోధనలు చేస్తాయి ఆ పరిశోధన నుండి వచ్చే నూతన విజ్ఞానం మేధో సంపత్తి హక్కుల ద్వారా రక్షించబడతాయి కాబట్టి ఒక విశ్వవిద్యాలయంలో ఐపి సెంటర్ను అనేది విశ్వవిద్యాలయంతో పరిశ్రమతో భాగస్వామ్యం ఏర్పాటు చేయగల నోడల్ పాయింట్ అవుతుంది మరియు ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది ఒకటి అది పరిశ్రమల్ని ఆకర్షిస్తుంది దానినే పుల్ మెకానిజం అంటాము కాబట్టి ఐపి సెంటర్ లు స్థాపించక ముందు ఈ పనిని కన్సల్టెన్సీలు చేసేవి భారతదేశంలోని ప్రధాన విశ్వవిద్యాలయాలలో మరియు ఉన్నత సాంకేతిక సంస్థలలో కన్సల్టెన్సీ కేంద్రాలు ఉన్నాయి ఇప్పుడు పరిశోధన మరియు విశ్వవిద్యాలయం నుండి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడం ద్వారా కూడా ఇది జరగవచ్చు కాబట్టి ఐపి సెంటర్ పాత్ర ఈ విశ్వవిద్యాలయం నుండి బయటకు వచ్చిన మేధో సంపత్తిని నిర్వహించడం ఇప్పుడు ఈ మేధో సంపత్తిని నిర్వహించడంలో బహుళ విధులు ఉన్నాయి ఉదాహరణకు మీరు మేధో సంపత్తిని గుర్తించాలి అది పరిశోధనా థీసిస్లో ఉన్న మేధో సంపత్తి కావచ్చు ఆ మేధో సంపత్తి విశ్వవిద్యాలయంలో ఏదో ఒక ప్రాజెక్ట్ లో ఉండవచ్చు అవి ప్రచురించబడిన పేపర్లలో కూడా ఉండవచ్చు కాబట్టి ఈ మేధో సంపత్తి ఎక్కడ ఉందొ గుర్తించడం అనేది ఐపి సెంటర్ బాధ్యత అప్పుడు ఐపి సెంటర్ మేధో సంపత్తిని పరీక్షించాల్సిన అవసరం ఉంది అసలు ఇక్కడ ఏ విధమైన మేధో సంపత్తి ఉందో చూడడం దానికి ఎలాంటి రక్షణ కావాలి దానిని అసలు రక్షించవచ్చా అలా రక్షించడానికి ఉన్న ఉత్తమ మార్గం ఏమిటి అన్నది పరీక్షించాలి అలా పరీక్షించిన తరువాత ఆ మేధో సంపత్తి రక్షించుకోవాలి ఎందుకంటే చాలా మేధో సంపత్తి హక్కులకు రిజిస్ట్రేషన్ అవసరం తద్వారా ఐపి సెంటర్ ఒక థర్డ్ పార్టీ సర్వీస్ ప్రోవైడర్ చూసుకోవాలి ఇప్పుడు ఇంక్యుబేటింగ్ స్టార్టప్ ద్వారానే జరుగుతుంది ఇప్పుడు ఒక ఆవిష్కరణను పరిశ్రమకు లైసెన్స్ ఇవ్వని సందర్భాల్లో ప్రొఫెసర్లు మరియు పరిశోధకుల బృందం తమ స్వంత సంస్థను స్థాపించి ఆ ఆవిష్కరణను మార్కెట్లోనికి తీసుకెళ్లాలని కోరుకుంటారు అప్పుడే ఇంక్యుబేటింగ్ స్టార్టప్ ఉంది ఇది కంపెనీలను ఏర్పాటు చేయడానికి సహాయపడుతుంది